మనము చాలా సరళమైన అప్లికేషన్లలో సమర్థవంతంగా ఉపయోగించబడే క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లను చూశాము చాలా చిన్న ఎంబెడెడ్ అప్లికేషన్లు సైక్లిక్ షెడ్యూలర్లు టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్లు వంటి షెడ్యూలర్లను ఉపయోగిస్తాయి అయితే మరింత అధునాతన అప్లికేషన్లు ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లను ఉపయోగిస్తాయి చివరి ఉపన్యాసంలో ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ షెడ్యూలర్ అయిన చాలా సరళమైన ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్ను మనము చూశాము ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్ల కోసం షెడ్యూలింగ్ పాయింట్లు టాస్క్ వచ్చినప్పుడు లేదా ఒక టాస్క్ పూర్తయినప్పుడు ఉంటాయి ఎందుకంటే ఈ రెండు ఈవెంట్ లు ఒక టాస్క్ ఇన్స్టెన్సు సిద్ధంగా ఉన్నప్పుడు లేదా ఒక టాస్క్ ఇన్స్టెన్సు ఎగ్జిక్యూషన్ పూర్తి అయినప్పుడు పరిగణలోకి తీసుకుంటుంది అప్పుడు షెడ్యూలర్ తదుపరి ఏ టాస్క్ ని రన్ చేయాలో నిర్ణయించడానికి షెడ్యూలర్ ఎగ్జిక్యూషన్ కోసం కోడ్ను మేల్కొల్పుతుంది ఈ ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లలో ఇది చాలా ప్రాథమిక సూత్రం అనేక రకాల ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు ఉన్నాయి మరియు ఇవి చిన్న విషయం కాని అప్లికేషన్లలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి వీటిని ప్రీ ఎమ్ప్టివ్ షెడ్యూలర్లు అని పిలుస్తారు ఎందుకంటే అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ కోసం ఈ షెడ్యూలర్లు తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ ని ముందే ఖాళీ చేస్తాయి సైక్లిక్ షెడ్యూలర్లు ఆలోచన లో ప్రీమిటివ్ కాదు ఒక టాస్క్ కి ఒక ఫ్రేమ్ కేటాయించిన తర్వాత అది ఆ ఫ్రేమ్లో కొనసాగుతూనే ఉంటుంది అయితే ఇక్కడ ఏ టాస్క్ ఇన్స్టెన్సు సిద్ధమవుతుందో దాని పై ఆధారపడి ఎగ్జిక్యూటింగ్ టాస్క్ ఇన్స్టెన్సు ముందస్తుగా పొందవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ చాలా అధునాతనమైనది ఇది ఒక టాస్క్ ని ముందస్తుగా చేయగలగాలి వీటిని అత్యాశ షెడ్యూలర్లు అని కూడా అంటారు ఇవి అత్యాశ షెడ్యూలర్లు ఎందుకంటే ఒక టాస్క్ పూర్తయినప్పుడల్లా అది వేచి ఉన్న టాస్క్ ని తీసుకుంటుంది మరియు ప్రాసెసర్ ను ఏ సమయంలోనైనా ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించదు ఒక వేళ టాస్క్ సిద్ధంగా ఉంటే ప్రాసెసర్ ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా చేస్తుంది అందువల్ల వీటిని అత్యాశ క్లాస్ షెడ్యూలర్లుగా పిలుస్తారు పెద్ద సంఖ్యలో ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు అందుబాటులో ఉన్నాయి అయితే రెండు ప్రధాన రకాల షెడ్యూలర్లకు ప్రాథమిక వైవిధ్యాలు ఉన్నాయి అవి ఎర్లీస్ట్ డెడ్లైన్ ఫస్ట్ మరియు రేట్ మోనోటోనిక్ అనాలిసిస్ రేటు మోనోటోనిక్ అల్గోరిథం స్టాటిక్ ప్రియారిటీ షెడ్యూలర్కు ఉదాహరణ స్టాటిక్ ప్రియారిటీ షెడ్యూలర్ అంటే డిజైనర్ తన డిజైన్ సమయంలో టాస్క్ లకు ప్రాధాన్యతనిస్తాడు మరియు ప్రోగ్రామర్ ఒకసారి టాస్క్ ప్రాధాన్యత కేటాయించిన తరువాత ఇవి రన్టైమ్లో మారవు మరియు ఈ తరగతి షెడ్యూలర్లలో స్టాటిక్ ప్రియారిటీ షెడ్యూలర్లలోరేటు మోనోటోనిక్ అల్గోరిథం అనేది ఆప్టిమల్ స్టాటిక్ ప్రాధాన్యత షెడ్యూలింగ్ అల్గోరిథం ఈ అల్గోరిథంలో వైవిధ్యత ఉందని మనము చూస్తాము కాని రేటు మోనోటోనిక్ ఆప్టిమల్ అల్గోరిథం ఇది టాస్క్లను ఎగ్జిక్యూట్ చేయగలదు ఇతర అల్గోరిథంల ద్వారా ఎగ్జిక్యూట్ చేయలేని టాస్క్లు సెట్ చేయబడతాయి మనము ముందుకు వెళ్ళేటప్పుడు వివరంగా ఫలితాలను చూస్తాము ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్ యొక్క ఇతర వర్గం డైనమిక్ షెడ్యూలర్ లేదా డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలర్ ఇక్కడ ప్రాధాన్యత స్థిరంగా ఉండదు కానీ పరిస్థితిని బట్టి ఒక టాస్క్ యొక్క ప్రాధాన్యతను షెడ్యూలర్ మార్చవచ్చు టాస్క్ పూర్తయ్యే ఆవశ్యకత కారణంగా ఇక్కడ టాస్క్ యొక్క ప్రాధాన్యతను షెడ్యూలర్ మార్చవచ్చు ఒక టాస్క్ చాలా కాలం వేచి ఉండవచ్చు మరియు దాని డెడ్లైన్ను కోల్పోబోతున్నప్పుడు షెడ్యూలర్ దాని ప్రాధాన్యతను పెంచుతుంది అది దాని డెడ్లైన్ను తీర్చగలదు ఇవి డైనమిక్ షెడ్యూలర్ ఇక్కడ షెడ్యూలర్ టాస్క్ ల యొక్క ప్రాధాన్యతను మరియు అన్ని డైనమిక్ ప్రాధాన్యతా షెడ్యూలర్లలో EDF లేదా ఎర్లీస్ట్ డెడ్లైన్ ఫస్ట్ షెడ్యూలర్ ఆప్టిమల్ యూనిప్రాసెసర్ షెడ్యూలింగ్ అల్గోరిథం దీని అర్థం టాస్క్ సెట్ ను EDFను ఉపయోగించి షెడ్యూల్ చేయలేకపోతే EDF దానిని షెడ్యూల్ చేయలేదు డైనమిక్ ప్రాధాన్యత లేదా స్టాటిక్ ప్రాధాన్యత అయినా ఇతర యూనిప్రాసెసర్ షెడ్యూలింగ్ అల్గోరిథం దీన్ని రన్ చేయదు ఇది స్టాటిక్ ప్రియారిటీ మరియు డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం రెండింటినీ కలుపుకొని ఉన్నఆప్టిమల్ యూనిప్రాసెసర్ షెడ్యూలింగ్ అల్గోరిథం EDF అనేది ఆప్టిమల్ యూనిప్రాసెసర్ షెడ్యూలింగ్ అల్గోరిథం ఒక టాస్క్ సెట్ను EDF ఉపయోగించి ఎగ్జిక్యూట్ చేయలేకపోతే అది ఇతర షెడ్యూలర్లను ఉపయోగించి ఎగ్జిక్యూట్ చేయబడదు ఫలితాలను మరింత పరిశీలిద్దాం మన చర్చతో ప్రారంభించడానికి మనకు యునిప్రాసెసర్ ఉన్న సరళమైన దృశ్యాలను పరిశీలిస్తాము మరియు టాస్క్ ల స్వతంత్రంగా ఉంటాయి అనగా టాస్క్ లు వనరులను పంచుకోవు అంటే ఒక టాస్క్ ద్వారా సెట్ చేయబడిన ఫలితం ఇతర టాస్క్ లు ఉపయోగించవు మరియు టాస్క్ లలో ప్రాధాన్యత క్రమం లేదు అంటే ఒక టాస్క్ ఎల్లప్పుడూ ఇతర టాస్క్ ను రన్ చేసిన తరువాత రన్ చేయబడుతుంది ఆ పరిస్థితులు ఉనికిలో లేవు ఇది సరళమైన పరిస్థితి స్వతంత్ర టాస్క్ లతో యునిప్రాసెసర్ ఆచరణాత్మకంగా ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా అప్లికేషన్ల కోసం మనకు మల్టీప్రాసెసర్ ఉపయోగించబడుతోంది లేదా ఫలితాలను ఒక దానితో ఒకటి పంచుకునే టాస్క్ లు ఉండవచ్చు లేదా ప్రాధాన్యత క్రమం ఉండవచ్చు ఇక్కడ మనము ఈ పరిమితులను సడలించాము టాస్క్ లు వనరులను పంచుకుంటాయి మరియు షెడ్యూలర్ ప్రాధాన్యత క్రమానికి చేయవలసిన అవసరాలకు సమాధానం ఇస్తాయి షెడ్యూలర్లు మరియు మల్టీ ప్రాసెసర్కు అవసరమైన మార్పులు చెయ్యాలి EDF కొన్ని టాస్క్ ల సెట్ ను రన్ చేయలేకపోతే ఈ టాస్క్ లను రన్ చేయగల మరొక షెడ్యూలర్ కోసం వెతకవలసిన అవసరం లేదు ఎందుకంటే దీన్ని రన్ చేయగల ఏ షెడ్యూలర్ ఉండదు EDF ఒక ముఖ్యమైన షెడ్యూలర్ ఇది సరైనది సవాలు చేసే డెడ్లైన్ లతో ఉన్న ఏదైనా సంక్లిష్టమైన టాస్క్ ల సెట్ కోసం EDF సాధ్యమయ్యే షెడ్యూల్ను కనుగొనగలదు మరియు అది మాత్రమే కాదు పీరియాడిక్ మరియు అపీరియాడిక్ టాస్క్ లను షెడ్యూల్ చేస్తుంది ఏదైనా షెడ్యూలింగ్ పాయింట్ వద్ద షెడ్యూలర్ అతి తక్కువ డెడ్లైన్ కు సిద్ధంగా ఉన్న టాస్క్ ని పంపుతుంది షెడ్యూలర్ పనిచేయడం ప్రారంభించినప్పుడల్లా ఇది EDF యొక్క ప్రాథమికం ఇది వేచి ఉన్న అన్ని టాస్క్ లను చూస్తుంది టాస్క్ ల డెడ్లైన్ను కనుగొంటుంది మరియు అతి తక్కువ డెడ్లైన్ ఉన్న టాస్క్ ని కనుగొంటుంది మరియు అది రన్ చేయడం ప్రారంభిస్తుంది ఇది అల్గోరిథం యొక్క ఆయువుపట్టు మరియు అందువల్ల అల్గోరిథం పేరు దీని నుండి మాత్రమే వస్తుంది అంటే ఎర్లీస్ట్ డెడ్లైన్ ఫస్ట్ ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద ఇది ఎర్లీస్ట్ డెడ్లైన్ ఉన్న టాస్క్ ల కోసం చూస్తుంది మరియు తరువాత దీన్ని షెడ్యూల్ చేస్తుంది దీనిని ఎర్లీస్ట్ డెడ్లైన్ ఫస్ట్ షెడ్యూలర్ అని పిలుస్తారు ఎందుకంటే ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద షెడ్యూలర్ పనిచేయడం ప్రారంభిస్తుంది మరియు అది సిద్ధంగా ఉన్న అన్ని టాస్క్ లను తనిఖీ చేస్తుంది ఎర్లీస్ట్ డెడ్లైన్ ఉన్న టాస్క్ ని కనుగొంటుంది మరియు దానిని రన్ చేయడం ప్రారంభిస్తుంది మరియు అది రన్ చేస్తున్నప్పుడు రన్ అవుతున్న ఏదైనా ఇతర టాస్క్ ని ముందే ఖాళీ చేయిస్తుంది ప్రాథమికంగా ప్రశ్న ఏమిటంటే షెడ్యూలింగ్ పాయింట్ ఉన్నప్పుడు ఏదో ఒక టాస్క్ షెడ్యూలింగ్ పాయింట్ వద్ద నడుస్తుందా అని దీనికి సమాధానం అవును రెండు రకాల షెడ్యూలింగ్ పాయింట్లు ఉన్నాయి ఒకటి టాస్క్ పూర్తయినప్పుడు అంటే ఆ టాస్క్ షెడ్యూలింగ్ వద్ద టాస్క్ పూర్తయినప్పుడు టాస్క్ రన్ అవుతుందని తెలుసు కాని టాస్క్ రాక కారణంగా ఇతర రకాల షెడ్యూలింగ్ పాయింట్ తలెత్తుతుంది మరియు పీరియాడిక్ టాస్క్ ఇన్స్టెన్సు వచ్చినప్పుడు ఆ సమయంలో వేరే టాస్క్ రన్ అవుతున్నట్లు కనబడుతుంది మరియు తరువాత షెడ్యూలర్ 2 టాస్క్ ల యొక్క సాపేక్ష డెడ్లైన్ ను తనిఖీ చేస్తుంది మరియు వచ్చిన దానికి తక్కువ డెడ్లైన్ ఉంటే అది ముందుగానే రన్ అవుతున్న టాస్క్ ని ఖాళీ చేస్తుంది మరొక ముఖ్యమైన పదం టాస్క్ సెట్ యొక్క షెడ్యూల్ అంటే EDF దీన్ని రన్ చేయగలదా EDF కోసం షెడ్యూల్ వ్యక్తీకరణ చాలా సులభం ఇది eipi 1 నుండి n వరకు n టాస్క్ లు ఉంటే అప్పుడు 1neipi eipi కూడా మనం ఇంతకు ముందు ప్రస్తావించాము ఇది ప్రాథమికంగా టాస్క్ ని వినియోగించడం ఇది పై పీరియడ్ లో ei ఎగ్జిక్యూషన్ ను తీసుకుంటుంది మరియు అందువల్ల టాస్క్ కారణంగా వినియోగం ti అనేది eipi అని మనము ey ఉపయోగించి సూచిస్తాము eyఅనేది ti టాస్క్ కారణంగా వినియోగం eipiఇచ్చినప్పుడు అన్ని టాస్క్ ల కొరకు వినియోగం 1 ఉన్నంత వరకు వివిధ టాస్క్ ల వల్ల వినియోగాన్ని సమీకరించవచ్చు అప్పుడు టాస్క్ ల సెట్ షెడ్యూల్ చేయబడతాయి లేదా ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఫస్ట్ షెడ్యూలర్ లో సంతృప్తికరంగా రన్ అవుతుంది ఈ వ్యక్తీకరణ EDF షెడ్యూలర్ల షెడ్యూల్ కోసం అవసరమైన మరియు తగినంత పరిస్థితి ఉదాహరణకు మనకు 2 టాస్క్ లు ఉన్నాయి వాటి ఎగ్జిక్యూషన్ టైమ్ పీరియడ్ మరియు డెడ్లైన్ 1 యూనిట్గా ఇవ్వబడింది పీరియడ్ 3 మరియు డెడ్లైన్ 3 టాస్క్ 2 కోసం ఎగ్జిక్యూషన్ సమయం 8 పీరియడ్ మరియు డెడ్లైన్ 12 ఈ టాస్క్ సెట్ EDF షెడ్యూలర్ ఉపయోగించి రన్ చేయబడుతుంది ∑ey ≤ 1 అనే వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా సమాధానం పొందవచ్చు టాస్క్1 కారణంగా వినియోగం 13 ప్రతి 3 యూనిట్లకు 1 యూనిట్ ఎగ్జిక్యూషన్ టాస్క్ 2 కారణంగా వినియోగం 812 ఇది 0 67 మరియు ∑ey 1 ఇది ≤ 1 మరియు అందువల్ల ఈ టాస్క్ సెట్ EDF షెడ్యూలర్ను ఉపయోగించి షెడ్యూల్ చేయగలదు T1 T2 అనే రెండు టాస్క్ లు ఉన్నాయి టాస్క్ ఇన్స్టెన్సు టైమ్ 0కి రావడం ప్రారంభిస్తుంది టైమ్ 0కి రెండు టాస్క్ లు వస్తాయి మరియు షెడ్యూలర్ మేల్కొంటుంది ఎందుకంటే ఇది షెడ్యూలింగ్ పాయింట్ మరియు ఇది ఎర్లీఎస్ట్ డెడ్లైన్ తో టాస్క్ ని తీసుకుంటుంది T1 మరియు T2ల మధ్య ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఉంది ఒక దానికి డెడ్లైన్ 3 మరియు మరొకదానికి డెడ్లైన్ 12 ఇది టాస్క్ T1ను అనగా టాస్క్ T1 యొక్క మొదటి ఇన్స్టెన్సుగా తీసుకుంటుంది ఇది ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ను కలిగి ఉంది ఇది ఎగ్జిక్యూషన్ కోసం తీసుకుంటుంది ఇది ఒక యూనిట్ తర్వాత పూర్తవుతుంది ఎందుకంటే T1 యొక్క ఎగ్జిక్యూషన్ టైమ్ 1 మరియు ఆ టైమ్ లో ఒక షెడ్యూలింగ్ పాయింట్ను నిర్వచిస్తుంది మరియు షెడ్యూలర్ మేల్కొంటుంది మరియు T21 అనే ఒకే ఒక సిద్ధంగా ఉన్న టాస్క్ ని కనుగొంటుంది అది T21 ను ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది T21 2 టైమ్ యూనిట్లకు ఎగ్జిక్యూట్ చేస్తుంది మరియు టైమ్ ఇన్స్టెన్సు 3 దగ్గర T1 యొక్క రెండవ ఇన్స్టెన్స వచ్చి ఆ పై డెడ్లైన్ ను తనిఖీ చేస్తుంది మరియు T1కి తక్కువ డెడ్లైన్ ఉందని T2 కనుగొంటుంది మరియు అందువల్ల T2ను ముందే ఖాళీ చేస్తుంది మరియు T1 T1 యొక్క రెండవ ఇన్స్టెన్సను ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది ఒక సారి ఇన్స్టెన్స తర్వాత పూర్తవుతుంది మరియు అది T21 ను తిరిగి ప్రారంభిస్తుంది T21 2 యూనిట్లకు రన్ అవుతుంది ఎందుకంటే T21 కోసం మొత్తం 8 యూనిట్లు అవసరం ఆ సమయంలో 6 T1 యొక్క మూడవ ఇన్స్టెన్స వస్తుంది మరియు దీనికి తక్కువ డెడ్లైన్ ఉన్నందున T2 అది మళ్ళీ T2ను ముందే ఖాళీ చేస్తుంది T1 రన్ అవుతుంది మరియు తరువాత T2 ఎగ్జిక్యూషన్ ప్రారంభమవుతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రారంభమయ్యే ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద EDF షెడ్యూలర్ వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది ఆ పై తక్కువ డెడ్లైన్ ఉన్న టాస్క్ ని నిర్ణయిస్తుంది మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకుంటుంది ఉదాహరణకు మనకు టాస్క్ సెట్ 3 ఉంది టాస్క్ T1 కి ఎగ్జిక్యూషన్ టైమ్ 1 పీరియడ్ 4 డెడ్లైన్ 4 టాస్క్ 2కి ఎగ్జిక్యూషన్ టైమ్ 1 పీరియడ్ 5 డెడ్లైన్ 5 టాస్క్ 3కి ఎగ్జిక్యూషన్ టైమ్ 5 పీరియడ్ 20 మరియు డెడ్లైన్ 20 ఇది సాధారణంగా రియల్ టైమ్ అప్లికేషన్లలో టాస్క్ సెట్ మరియు వాటి పీరియడ్ మరియు డెడ్లైన్ ఒకే విధంగా ఉంటాయి టాస్క్ లో వరస్ట్ మెజారిటీ పీరియాడిక్ మరియు వాటి పీరియడ్ మరియు డెడ్లైన్ ఒకే విధంగా ఉంటాయి మరియు ఎగ్జిక్యూషన్ టైమ్ కాలం యొక్క భిన్నం ఇది EDF ద్వారా షెడ్యూల్ చేయగలదా అని తనిఖీ చేయడానికి మనకు ఉన్న ∑ ≤ 1 వ్యక్తీకరణను ఉపయోగించాలి T1 వల్ల కలిగే వినియోగం 14 T2 వల్ల వినియోగం 15 T3 వల్ల వినియోగం 520 ఇది 14 ఆ పై మనము దానిని సంకలనం చేస్తాము మరియు ఇది షెడ్యూల్ చేయబడిందా లేదా అని తనిఖీ చేయండి అల్గోరిథం ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లలో 2 తరగతులు ఉన్నాయి ఒకటి స్టాటిక్ షెడ్యూలర్లు మరొకటి డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలర్లు మరియు మనము EDF డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలర్ అని చెప్పాము కానీ EDF డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలర్ అయితే మనకు ఒక ప్రాధాన్యత కాన్సెప్ట్ ఉండాలి మరియు మనము ఒక టాస్క్ యొక్క ప్రాధాన్యతను నిర్ణయించగలగాలి నడుస్తున్న టాస్క్ యొక్క ప్రాధాన్యత కంటే ఎక్కువ వచ్చే టాస్క్ లేదా వచ్చే టాస్క్ కి అధిక ప్రాధాన్యత ఉందా అని మనం తనిఖీ చేయగలగాలి మనము ఎప్పుడూ ప్రాధాన్యతతో దేనినీ ప్రస్తావించలేదు షెడ్యూలర్ ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఉన్న టాస్క్ ని పరిశీలిస్తుంది మరియు తరువాత షెడ్యూల్ చేస్తుంది మనము ఒక టాస్క్ యొక్క ప్రాధాన్యతను లెక్కించగలగాలి కానీ అది టైమ్ తో మారుతుందని మనము చూపించగలగాలి అప్పుడు మనం దానిని డైనమిక్ ప్రియారిటీ అల్గోరిథం అని మాత్రమే పిలుస్తాము అందువల్ల దీనిని డైనమిక్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం అని సూచించవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది దీనికి సమాధానం ఏమిటంటే ఇతర అధిక ప్రాధాన్యత గల అల్గోరిథంలు ఉన్నందున లేదా తక్కువ డెడ్లైన్ లను కలిగి ఉన్నందున టాస్క్ వేచి ఉంది కానీ టాస్క్ వేచి ఉండగానే అది తీసుకునే అవకాశాలు పెరుగుతాయి ఒక టాస్క్ తో అనుబంధించబడిన వర్చువల్ ప్రాధాన్యత విలువను మనం ఊహించవచ్చు షెడ్యూల్ కోసం టాస్క్ ని ఇది చేపట్టే వరకు సమయం పెరుగుతూనే ఉంటుంది EDF లో ఇది ఆప్టిమల్ అల్గోరిథం అని పిలుస్తారు EDF చేయలేకపోతే టాస్క్ ల సెట్ ని షెడ్యూల్ చేయగల ఇతర అల్గోరిథం ఉండదు ప్రతి షెడ్యూలింగ్ పాయింట్ వద్ద ఇది చాలా సులభమైన అల్గోరిథం ఇది అతి తక్కువ డెడ్లైన్ ను కలిగి ఉందని తనిఖీ చేస్తుంది మరియు దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకుంటుంది కానీ ఇది ప్రజాదరణ పొందలేదు మరియు అప్లికేషన్లలో చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది వాస్తవానికి వాణిజ్య ఆపరేటింగ్ సిస్టమ్లు ఏవీ నేరుగా EDFకి మద్దతు ఇవ్వవు ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా లభించే మద్దతును ఉపయోగించి EDF షెడ్యూలర్ను మీరే అమలు చేసుకోవాల్సి వస్తే EDF షెడ్యూలర్ను ఎన్నుకోలేము ఇది అంత మంచి అల్గోరిథం అయినప్పటికీ సమర్థవంతంగా మరియు సరళంగా ఉంటుంది కానీ దాని యొక్క ప్రతికూలతలు కారణంగా చాలా తక్కువ అప్లికేషన్లు దీనిని ఉపయోగిస్తాయి మొదటి ప్రతికూలత పేలవమైన తాత్కాలిక ఓవర్లోడ్ నిర్వహణ అంటే కొన్ని కారణాల వల్ల ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అప్పుడు అది ఒక కోడ్లో ఎక్కువ మార్గం తీసుకుంది లేదా సంభవించని కొన్ని పరిస్థితి కోసం వేచి ఉండవచ్చు లేదా అనంతమైన లూప్లో ఉండవచ్చు షెడ్యూలర్ యొక్క కొన్ని ప్రధాన ప్రతికూలతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అశాశ్వతమైన ఓవర్లోడ్ ఉన్న సందర్భాల్లో ఏ టాస్క్ డెడ్లైన్ ను కోల్పోతుందో తెలియదు చాలా ముఖ్యమైన టాస్క్ కూడా డెడ్లైన్ ను కోల్పోవచ్చు లేదా చాలా తక్కువ ప్రాధాన్యత కలిగిన టాస్క్ కారణంగా ఆలస్యం కావచ్చు EDF అమలు ఒక సమస్య ఎందుకంటే ఇక్కడ అన్ని టాస్క్ లు ఉంచాలి N టాస్క్లు ఉంటే ఈ n టాస్క్లు నిర్వహించబడాలి అందువల్ల షెడ్యూలర్ అన్ని టాస్క్ లకు ఎఅర్లీస్ట్ డెడ్లైన్ తో పోరాడటానికి పూర్తి సమయాన్ని లెక్కించాలి అల్గోరిథం యొక్క రన్టైమ్ అసమర్థత మనము EDF షెడ్యూలర్ యొక్క కొన్ని సమర్థవంతమైన అమలులను చూస్తాము కానీ ఇప్పటికీ అవి తగినంతగా లేవు ఇతర షెడ్యూలర్లు మరింత సమర్థవంతంగా పని చేస్తాయి రెండవది రన్ టైమ్ అసమర్థత మూడవది టాస్క్ల మధ్య వనరుల భాగస్వామ్యానికి తక్కువ మద్దతు ఉన్నప్పటికీ ఇది చాలా ఎక్కువగా కనిపిస్తున్న మెరుస్తున్న లోపం మరియు ఇది అల్పమైన అప్లికేషన్ లు EDFను ఉపయోగించకపోవటానికి కారణం కావచ్చు వాస్తవిక అప్లికేషన్లో టాస్క్ లు వనరులను పంచుకుంటాయి ఒక టాస్క్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఫలితం ఇతర టాస్క్ల ద్వారా ఉపయోగించబడుతుంది మనము ఇతర రకాల షెడ్యూలర్లను చూస్తాము ఉదాహరణకు భాగస్వామ్య వనరులను నిర్వహించడానికి రేటు మోనోటోనిక్ విస్తరించవచ్చు కాని EDFలో మనము వనరుల భాగస్వామ్యాన్ని అనుమతిస్తే ఇది నిజంగా చాలా సమస్యలను సృష్టిస్తుంది మరియు దానిని ఉపయోగించలేము మూడవది బహుశా EDF జనాదరణ పొందకపోవడానికి చాలా ముఖ్యమైన కారణం కానీ మిగతా 2 కారణాలు కూడా చెడ్డవి రన్ టైమ్ అసమర్థత కారణంగా మనకు మరింత సమర్థవంతమైన షెడ్యూలర్లు ఉండవు సిస్టమ్లో తాత్కాలిక ఓవర్లోడ్ హ్యాండ్లింగ్ కారణంగా పరిస్థితిలో స్వల్ప ఓవర్లోడ్ ఉన్నప్పటికీ సిస్టమ్ విచ్ఛిన్నమవుతుంది సిస్టమ్ లో అశాశ్వతమైన ఓవర్లోడ్ ఎందుకు సంభవిస్తుందో అర్థం చేసుకుందాం ఒక టాస్క్ అంచనా వేసిన దాని కంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు లేదా ఒక సమయంలో చాలా టాస్క్లు తలెత్తినప్పుడు అశాశ్వతమైన ఓవర్లోడ్ సంభవిస్తుంది ఎగ్జిక్యూట్ చేసే టాస్క్ని EDFలో ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు దాని డెడ్లైన్ను కోల్పోయే టాస్క్ని అంచనా వేయడం కష్టం అవుతుంది లాగింగ్ టాస్క్ ఈవెంట్ లాగింగ్ టాస్క్ లేదా రీసల్ట్ లాగింగ్ టాస్క్ వంటి చాలా సులభమైన టాస్క్ కారణంగా చాలా ముఖ్యమైన లేదా చాలా క్లిష్టమైన టాస్క్ కూడా దాని డెడ్లైన్ను కోల్పోవచ్చు ఇది డిస్క్లో సరిగ్గా వ్రాయలేక పోవడం లేదా అది తీసుకుంటున్నందున సంభవించి ఉండవచ్చు ఎక్కువ సమయం కానీ లాగ్ సంఘటనలు జరగకపోతే లేదా మనం ఏదైనా లాగిన్ చేయకపోతే లాగ్ ఫలితాల్లో చాలా తీవ్రమైన పరిస్థితి జరుగుతుంది ఏదైనా ఈవెంట్ లాగర్ లేదా రీసల్ట్ లాగర్ కారణంగా క్లిష్టమైన టాస్క్ దాని డెడ్లైన్ కోల్పోయే పరిస్థితిని మనము కోరుకోము కానీ ఇక్కడ ఈ షెడ్యూలర్లో ఇది జరగవచ్చు ఎందుకంటే లాగర్ టాస్క్ ఎక్కువ సమయం పడుతుంది మరియు క్లిష్టమైన టాస్క్ దాని డెడ్లైన్ను కోల్పోయింది మనము చెప్పినట్లుగా రన్ టైమ్ అసమర్థత అనేది ప్రతి సారీ షెడ్యూలర్ ఎగ్జిక్యూట్ చేయడానికి వేచి ఉన్న జాబ్ లను చూడాల్సిన అవసరం ఉందని ఎక్కడైతే ఒక సాధారణ అమలు క్యూగా ఉంటుందో మరియు తరువాత ప్రతి టాస్క్కి డెడ్లైన్ను మరియు టాస్క్ పూర్తయ్యే సమయాన్ని లెక్కిస్తుంది ఒక అమలు ప్రాధాన్యత క్యూ పై ఆధారపడి ఉండవచ్చు ప్రాధాన్యతా క్యూ ఆధారంగా అమలు చేయడం కూడా చాలా సమర్థవంతంగా లేదని మనము చూస్తాము ఎందుకంటే ప్రాధాన్యత క్యూలో కూడా ఒక టాస్క్ని ప్రాధాన్యతా క్యూలో చేర్చడానికి మనకు log సమయం అవసరం ఇక్కడ n వేచి ఉన్న టాస్క్ సంఖ్య ఈవెంట్ డ్రివెన్ షెడ్యూలర్లు చిన్న విషయం కాని అప్లికేషన్లలో ఉపయోగించబడతాయి ఇక్కడ మనకు డజన్ల కొద్దీ టాస్క్ లు ఉండవచ్చు మరియు log చాలా సమర్థవంతమైన పరిస్థితి కాదు అత్యధిక ప్రాధాన్యత ఒక సమయంలో ఒకటి ఎంపిక చేయబడుతుంది ప్రాధాన్యత క్యూను ఉపయోగించినప్పటికీ ఫలితం చాలా ప్రోత్సాహకరంగా ఉండదు నడుస్తున లేదా సిద్ధంగా ఉన్న టాస్క్ ని నిర్వహించడానికి మనము సరళమైన లింక్డ్ లిస్ట్ లేదా సాధారణ క్యూను ఉపయోగిస్తే అది O ఇది ఇంత కంటే ఘోరంగా ఉంది మరియు ప్రాధాన్యత క్యూను ఉపయోగించడం కూడా నిజంగా ప్రోత్సాహకరంగా లేదు ప్రాధాన్యత క్యూలో మెరుగైన అమలు చేయగలదా అని చూద్దాం కాని అది తరువాతి ఉపన్యాసంలో పరిశీలిస్తాము